పునఃస్వాగతం కాబట్టి మరొక ఉదాహరణ తీసుకుందాం ఒక స్స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ 4500225 వోల్టేజ్ 50 హెర్ట్జ్ అంటే ఫ్రీక్వెన్సీ f 50 హెర్ట్జ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ పర్ యూనిట్ టర్న్ కు 15 వోల్ట్లను కలిగి ఉంది మరియు గరిష్ట ఫ్లక్స్ విలువ 1 4 వెబెర్ మీటర్ 2 తో పనిచేస్తుంది ప్రాధమిక మరియు ద్వితీయ టర్న్ ల సంఖ్యను కోర్ యొక్క క్రాస్ సెక్షనల్ వైశాల్యం ఈ రెండు విషయాల ను లెక్కించండి కాబట్టి emf పర్ టర్న్ E1 N1 E2 N2 15 కనుక ఇది ఇవ్వబడుతుంది కాబట్టి N1 E1 15 అవుతుంది అది V1 E1 కాబట్టి E2 N2 15 ఆ విధంగా చేయగలరు కాబట్టి దీనికి 450015 ఇవ్వబడుతుంది కాబట్టి ఇది 300 గా లబిస్తుంది ఎందుకంటే ఇది ప్రాధమిక వైపు ఉన్న4500 వోల్ట్ అదేవిధంగా ద్వితీయ వైపు 225 వోల్ట్ కాబట్టి N2 22515 కనుక ఇది 15 N2 విలువ 15 అవుతుంది ఇప్పుడు E1 4 44 ∅m f N1 అని మనకు తెలుసు కాబట్టి ∅m కేవలం E1 విలువను మరియు ఈ అన్ని విలువలను ఉంచండి కాబట్టి E1 విలువ 4500 కాబట్టి మనకు 0 0676 వెబర్ గా లభిస్తుంది కాబట్టి A మనకు తెలుసు ∅m A ఫ్లక్స్ సాంద్రత కాబట్టి A ∅m B max కాబట్టి ∅m విలువ ఇవ్వబడుతుంది గరిష్ట ఫ్లక్స్ సాంద్రత 1 4 వెబర్మీటర్ 2 ఇవ్వబడుతుంది కాబట్టి ఇది ప్రాథమికంగా 0 0483 మీటర్ 2 కాబట్టి 483 సెంటీమీటర్ 2 అవుతుంది కాబట్టి ఇప్పుడు తదుపరిది లోడ్ లేని ట్రాన్స్ఫార్మర్ క్షమించండి ట్రాన్స్ఫార్మర్ లోడ్ లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ లోడ్ లో ఉన్నప్పుడు మొదట ఈ ట్రాన్స్ఫార్మర్ లోడ్ లో ఉందని పరిగణించండి కాబట్టి మొదట దీని ద్వారా వెళ్ళండి మొదట ఈ సర్క్యూట్ను గీయండి కాబట్టి దీనిని గీసి సర్క్యూట్ ని పరిగణిస్తాము కాబట్టి ఇది ప్రాధమిక వైపు మరియు ఇది ద్వితీయ వైపు ఒక లోడ్ కనెక్ట్ చేయబడింది ఇప్పుడు మాగ్నెటిక్ సర్క్యూట్ లూప్ నుండి ఇది R1 మరియు X1 ఇవి రెండూ వైండింగ్ యొక్క నిరోధకత మరియు రియాక్టన్స్ ఈ రెండు నిరోధకతలను మనం ఇక్కడ ఉంచాము కాబట్టి E1 అని పరిగణించండి ఈ E2 ను పరిగణించడం లేదు E1 ఇవన్నీ మాగ్నిట్యూడ్ వారీగా V1 E1 కానీ ఇది లోడ్ అయినప్పుడు ఆ సమయంలో ఇది R1 X1 కాబట్టి ఇది వోల్ట్ ఇది ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ అయితే R1 X1 ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది V1 ఇది E1 మరియు ఇది V1 మరియు బాణం టిప్ అంటే ఇది పాజిటివ్ ను సూచిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఒక లోడ్ ఉంది ZL లోడ్ ఉంది మరియు ఇది కూడా లోడ్ వద్ద బుల్లెట్ వోల్టేజ్ V2 మరియు ఈ R2 మరియు X2 ఇది ద్వితీయ వైపు ఉంది ఇది నిరోధకత మరియు రియాక్టన్స్ కాబట్టి ఇంతకుముందు నో లోడ్ సందర్భంలో ద్వితీయంలో కరెంట్ ప్రవాహం లేదని పరిగణించాము ప్రత్యామ్నాయ వోల్టేజ్ ను ప్రాధమిక వైపు మాత్రమే వర్తింప చేసాము మరియు ఈ నో లోడ్ కరెంట్ I0 అని పిలవబడేది చాలా చిన్నది దీనిని ఉత్తేజకరమైన కరెంట్ అని పిలుస్తారు దీనికి రెండు భాగాలు ఉన్నాయి ఒకటి కోర్ నష్టాలకు మరొకటి మాగ్నెటైజింగ్ భాగం అది శక్తి ని ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తాయి ఇప్పుడు ఈ సందర్భంలో అది లోడ్తో అనుసంధానించబడి ఉంది ఇప్పుడు ఇది N1 టర్న్ మరియు ఇది N2 టర్న్ ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్స్ మరియు ఈ వోల్టేజ్ E1 మరియు ఈ వోల్టేజ్ E2 E1 మరియు E2 వోల్టేజ్ ఈ వోల్టేజ్ వద్ద ప్రాథమికంగా ఇది ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు దానిని వర్తింపజేస్తే మాగ్నెటిక్ సర్క్యూట్ ఇక్కడ ప్రారంభించబడింది రైట్ హ్యాండ్ నియమం తీసుకున్నట్లైతే బహుశా ఇది కరెంట్ దిశ అని పరిగణించండి నేను దానిని శుభ్ర పరుస్తాను కాబట్టి ఇది కరెంట్ పరిగణించిన దిశ కాబట్టి ఒక కండక్టర్ను ఈ కరెంట్ ప్రవహిస్తన్న దిశలో పట్టుకుంటే బొటనవేలు పై దిశ లో కనిపిస్తుంది కాబట్టి ఈ వైపు ఫ్లక్స్ దిశ ∅ కాబట్టి లోడ్ అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి కరెంట్ ఇలా ప్రవహిస్తుంది కాబట్టి మరలా కరెంట్ దిశలో కండక్టర్ను పట్టుకంటే ఇది కూడా ఈ విధంగా ఉంటుంది అంటే ప్రభావవంతమైన ఫ్లక్స్ తగ్గుతుంది కాబట్టి ఆ సందర్భంలో వాస్తవానికి ఏమి జరుగుతుందంటే దీని ద్వారా emf ఉత్పత్తి చేస్తుంది దీని ద్వారా ఇది క్షమించండి mmf emf కాదు దీని ద్వారా ఉత్పత్తి చేయబడిన mmf N1I1 అవుతుంది మరియు ఇది N2 I2 అవుతుంది నిజానికి ఇది N1 I1 N2 I2 గా ఉంటుంది ఇది ఇలాంటిదే ఇది నేను దానిని శుభ్రపరుస్తాను నా దగ్గర ఈ ట్రాన్స్ఫార్మర్ ఉందని అనుకుందాం ఇది ట్రాన్స్ఫార్మర్ చిహ్నం నా దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇది ట్రాన్స్ఫార్మర్ అని అనుకుందాం మరియు వాస్తవానికి ఉదాహరణకు ఇక్కడ ప్రవహించే కరెంట్ I1 అని పరిగణించండి మరియు ఇక్కడ టర్న్స్ N1 మరియు ఇది ప్రైమరీ వైపు సెకండరీ వైపు మరియు ఇక్కడ కూడా కరెంట్ I2 ఈ టర్న్ ఇది N2 మరియు కరెంట్ ఇక్కడ I2 అని పరిగణించండి కాబట్టి నేను ఎంటరింగ్ ను పరిగణిస్తున్నాను ఇక్కడ ఒక చుక్కను ఉంచండి ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ కోసం ఇక్కడ ఒక చుక్కను ఉంచండి కాబట్టి ఈ వైపు I1 N1 మరియు ఈ వైపు N2 I2 రిలక్టన్స్ ∅ మనము చేసిన విధానం ఏమిటంటే రెండు కరెంట్ లు చుక్క నుండి ప్రవేశిస్తాయి మాగ్నెటిక్ సర్క్యూట్ లో అధ్యయనం చేసాము మరొకటి అలా చేస్తే ఈ రెండు సంకలితం అని తెలుస్తుంది ఎందుకంటే దీని ప్రకారం రైట్ హ్యాండ్ నియమం వర్తింపచేయండి అలా చేస్తే కానీ ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ కోసం రిలక్టన్స్ R 0 అలా అయితే అంటే I1 N1 I2 N2 0 అంటే నేను దానిని శుభ్ర పరుస్తాను అంటే I1 N1 N2 I2 అంటే I1 మరియు I2 వ్యతిరేక ఫేజ్ లో ఉంటాయి N1 N2 స్థిరాంకాలు ఇవి టర్న్స్ I1 మరియు I2 వ్యతిరేక ఫేజ్ లో ఉంటాయి కాబట్టి ఇది ఒక మార్గం మరొకటి ఇది గా ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఒక చుక్కను ఉంచినట్లయితే కరెంట్ ను ఈ దిశ లో తీసుకంటే మరియు N1 I1 N2 I2 అంటే అక్కడ యాంటీ ఫేజ్లో అంటే కరెంట్ దిశ ఈ విధంగా ఉంటుంది ఇది లోడ్కు వెళుతుంది కాబట్టి నేను దానిని శుభ్ర పరుస్తాను కాబట్టి ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ లోడ్లో ఉంటుంది అందువల్ల వాస్తవానికి ఇప్పుడు ఈ సమానమైన సర్క్యూట్ ను మనం చూశాము తరువాత దాని ద్వారా వెళ్ళవచ్చు కానీ చెప్పేది వినండి వ్రాయడం ఎందుకు వినండి దీని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది కాబట్టి R1 మరియు X1 అనేది ప్రాధమిక వైపు నిరోధకత మరియు రియాక్టన్స్ మరియు వాస్తవానికి ఇది మనం ఉద్దేశించినది నేను ప్రత్యామ్నాయ సరఫరాను ఇస్తున్న ప్రాధమిక వైపు Ic మరియు Im అని పిలుస్తాము కాబట్టి ఈ Ic కరెంట్ అంటే కోర్ లాస్ కాంపోనెంట్ అని పరిగణిస్తారు దీనిని సమానమైన నిరోధకత ద్వారా సూచించవచ్చు అదేవిధంగా మాగ్నెటైజింగ్ కరెంట్ Im నో లోడ్ ఫ్లక్స్ ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది కాబట్టి దీనిని ఇండక్టెన్స్ ద్వారా సూచించవచ్చు కాబట్టి కరెంట్ I0 కాబట్టి దీని అర్థం ఈ రెండు సమాంతర సర్క్యూట్ కాబట్టి అది I0 Ic j Im ను ఇస్తుంది మరియు ఇది ద్వితీయ వైపు R2 మరియు X2 మరియు ఇది లోడ్ ద్వారా ప్రవహించే కరెంట్ ఇది ఫెర్రో మాగ్నెటిక్ మెటీరియల్ ప్రైమరీ ఎండింగ్ సెకండరీ మరియు ఇది లోడ్ ఇది లోడ్ అది వోల్టేజ్ V2 బాణం టిప్ అంటే తక్షణ ధ్రువణత మరియు ఇది ఈ టర్న్స్ ఇది N1 టర్న్స్ N2 టర్న్స్ ఇప్పుడు నేను దీనిని శుభ్ర పరుస్తాను ఇప్పుడు కరెంట్ ఇక్కడ మూలం నుండి సరఫరా చేయబడుతుంది ఇది I1 కాని కరెంట్లో కొంత భాగం అది I0 ఇక్కడకు వెళ్తుంది I0 Ic j Im కానీ కరెంట్ I2అంటే I1 I0 I2 కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుందంటే ఇది ప్రాధమిక వైండింగ్ ద్వారా వెళుతుంది అంతకుముందు నేను I1 ని చూశాము ఎందుకంటే ఆదర్శ బదిలీ కోసం ఈ విషయాలన్నీ విస్మరించబడ్డాయి ఇప్పుడు ఈ కరెంట్ I2 N1 మా విషయం ప్రకారం ఇది I2 N1 అంటే ఈ విషయం mmf I2 N2 కాబట్టి I2సమస్యల ను పరిష్కరించేటప్పుడు ఈ విలువ N2 N1 I2 అవుతుంది కానీ వివరణలో అక్కడ ఉన్నది వాస్తవానికి I2 N1 I2 N2 కాబట్టి యాంటీ ఫేజ్ అంటే వాస్తవానికి యాంటీ ఫేజ్లో ఉన్న I2 ఒక I2 ఈ I0 ను విస్మరిస్తే అప్పుడు I2 I1 అందుకే నేను N1 I1 మరియు ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ నుండి కాబట్టి మాగ్నిట్యూడ్ mmf విలువ ఈ వైపు ప్రాధమిక వైపు ద్వితీయ వైపు యొక్క mmf కు సమానంగా ఉండాలి మరియు ఈ గుర్తు వస్తుంది ఈ గుర్తును చెప్పాను కాబట్టి ఎప్పుడైతే ఫేజార్ రేఖాచిత్రాన్ని గీస్తామో అప్పుడు ఈ I2మరియు ఈ I2 యాంటీ ఫేజ్ లో ఉంటుంది ఇది ఫేజ్ షిఫ్ట్ 180 డిగ్రీల వ్యత్యాసం కలిగి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో E1 N1 d∅ dt అని మనకు తెలుసు కాబట్టి E1 ఈ మొత్తం ఇది ఇప్పటికే మనం చూశాము ఇప్పటికే మాగ్నెటిక్ సర్క్యూట్లో చూశాము ఒకటి లేదా రెండు సమస్యలను కూడా పరిష్కరించాము కాబట్టి ఇది E1 ఇది E2 అంతకుముందు ఈ విషయం ఇవ్వబడింది ఇప్పుడు ఫేజార్ రేఖాచిత్రం చూస్తే జూమ్ తగ్గించుకోనివ్వండి కాబట్టి మొదట ఫేజార్ రేఖాచిత్రం చూస్తే ఒకటి లేదా రెండు విషయాలు చెప్తాను ఇది ఏమీ కాదు అక్కడ ఉన్న మార్గం నేను దీన్ని తయారు చేసాను ఇది కూడా ఏమీ ఉండదు అది కట్ చేసినట్లయితే కాబట్టి ఈ సందర్భంలో V1 మరియు E1 సమతుల్యత పోయింది నేను శుభ్రపరుస్తాను ఎందుకంటే అది లోడ్ లో ఉంది అది లోడ్ చేయబడింది సెకండరీ సైడ్ లోడ్ ఉంది మరియు సర్క్యూట్ని చూస్తే మొదట ఇక్కడ నేను వివరిస్తాను కాబట్టి V1 E1 అప్పుడు ఇది I1 R1 మరియు ఇది 90 డిగ్రీలు ఎందుకంటే ఇది రియాక్టన్స్ కాబట్టి I1 R1 కాబట్టి ఇది V1 కాబట్టి నేను దానిని శుభ్ర పరుస్తాను కాబట్టి ఇక్కడ సర్క్యూట్ ని చూస్తే అవును మనం ఈ ఫేజార్ రేఖాచిత్రాన్ని గీస్తే కాబట్టి V1 విలువ ముందు ఆదర్శ ట్రాన్స్ఫార్మర్ కోసం తీసుకునేటప్పుడు V1 E1 ఉంటుంది కానీ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ లోడ్ అయినందున ఈ R లోడ్ అవుతుంది సెకండరీ వైపు లోడ్ ఉంది కాబట్టి R1 I1 I1R1 j I1 X1 అవుతుంది కాబట్టి అందుకే V1 E1 I1 R1 j I1 X1 అందుకే ఈ ఫేజార్ రేఖాచిత్రం లో V1 E1 I1 R1 j I1 X1 అవుతుంది మరియు రెండవ విషయం ఏమిటంటే దీనిని పరిశీలిస్తే I1 I2 I0 సర్క్యూట్ రేఖాచిత్రాన్ని చూడండి ఇప్పుడు ఇది I0 నో లోడ్ కరెంట్ మరియు ఇది I2మరియు ఇది I1 కానీ I2మరియు I2 ద్వితీయ ప్రవాహం తప్పనిసరిగా యాంటీ ఫేజ్ అయి ఉండాలి కాబట్టి అందుకే ఇది I2 అని ఇక్కడ వ్రాయబడింది ఇది I2 వాస్తవానికి ఈ విషయం ఇది I2 అయితే ఇది ఉంటే అది అప్పుడు ఇది I2 అవుతుంది అవి యాంటీ ఫేజ్ లో ఉంటాయి ఎందుకంటే ఆ కన్వెన్షన్ ప్రకారం ఇలా ఉంటాయి కాబట్టి ఇది I2మరియు ఇది I2 I2 ఇక్కడ గీయబడింది ఈ ఫేజార్ I2 కాబట్టి నేను దానిని శుభ్రం చేద్దాం కాబట్టి ద్వితీయ వైపు కాబట్టి E2 అవుతుంది E2 V2 I2 R2 j I2 అవుతుంది ఈ సర్క్యూట్లో K v l ను వర్తింపజేస్తే దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి ఇది E2 ఇది E2 ఈ సర్క్యూట్లో కూడా ఇది E1 ఇది E2 మరియు ఇది కాబట్టి K v l ను వర్తింపజేస్తే E2 ఇది I2 R2 j I2 X2 మరియు V2 కాబట్టి అది E2 V2 I2R2 j I2 X2 కాబట్టి K v l ను వర్తింపజేయండి K v l ను ఇక్కడ వర్తింపజేయండి కాబట్టి అంటే ఇది E2 V2 I2 R2 మరియు ఈ I2 X2 ఈ కోణం 90 డిగ్రీలు ఈ కోణం 90 డిగ్రీలు ఫలితంగా ఈ వోల్టేజ్ డ్రాప్ విలువ I2 Z2 అవుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఈ భాగం I2 I1 Z1 అవుతుంది మరియు ఈ కరెంట్ I1 కరెంట్ I0 ల ఫేజార్ మొత్తం I2అవుతుంది మరియు V1 మరియు I1 మధ్య కోణం ఉంటుంది ఈ కోణం ∅1 అదేవిధంగా I2 మరియు V2 ల మధ్య కోణం ఈ కోణం ∅2 ఇది ఇక్కడ చూపబడింది ∅2 ఒక విషయం ఏమిటంటే ఈ భాగం ఏమీ కాదు ఈ భాగం ఏమీ కాదు అదేవిధంగా ఈ భాగం ఏమీ లేదు కాబట్టి I2 మరియు I2 యాంటీ ఫేజ్ లో ఉన్నాయని ఆశిస్తున్నాను కాబట్టి ఫ్లక్స్ ∅అనేది రిఫరెన్స్ ఫేజార్ కాబట్టి ఈ ఫేజార్ రేఖాచిత్రం ట్రాన్స్ఫార్మర్ ఎటువంటి లోడ్ లేకుండా ఈ ఫేజార్ రేఖాచిత్రం ఇది అర్థం అయిందని భావిస్తు న్నాను కాబట్టి ఎటువంటి గందరగోళం ఉండకూడదు ట్రాన్స్ఫార్మర్ లోడ్ అయినప్పుడు కరెంట్ I2 ద్వితీయ వైండింగ్లో ప్రవహిస్తుంది ద్వితీయ mmf I2 N2 ద్వితీయ ప్లక్స్ ను ఏర్పాటు చేస్తుంది ఇది ప్రాధమిక mmf ద్వారా ఉత్పత్తి అయిన ఫ్లక్స్ ని తగ్గిస్తుంది అంటే ఇది వాస్తవానికి ప్రాధమిక mmf ఇది I2 N1 మరియు ఇది ద్వితీయ mmf I2 N2 మరియు రైట్ హ్యాండ్ నియమాన్ని ఉపయోగించండి ఆపై ఫ్లక్స్ యొక్క దిశను తెలుసుకుంటారు మరియు తరువాత చూస్తారు కాబట్టి అది ప్రభావవంతమైన ఫ్లక్స్ను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ వ్రాయబడినది మాగ్నెటిక్ సర్క్యూట్ నుండి రైట్ హ్యాండ్ నియమాన్ని వర్తింపజేయండి కండక్టర్ను కరెంట్ ప్రవాహం దిశలో కండక్టర్ను పట్టుకోండి మరియు బ్రొటన వేలు ఫ్లక్స్ దిశగా ఉంటుంది కాబట్టి I2 N2 ద్వితీయ ఫ్లక్స్ ను ఏర్పరుస్తుంది ఇది ప్రాధమిక mmf ద్వారా ఉత్పత్తి చేయబడిన ఫ్లక్స్ను తగ్గిస్తుంది ఫలితంగా E1 తగ్గుతుంది మరియు V1 మరియు E1 మధ్య సమతుల్యత ఉండదు అందువల్ల లోడ్ ఉన్నప్పుడు ద్వితీయ mmf యొక్క ఉనికి వాస్తవానికి ప్రాధమిక mmf పరిమాణం కు సమానమైన ఉత్పత్తిని తప్పనిసరి చేస్తుంది కానీ ఆ దిశకు వ్యతిరేకం అది N1 I2 N2 I2 అని పిలుస్తారు I0 ను విస్మరిస్తే I2 I1 తదుపరిది ట్రాన్స్ఫార్మర్ యొక్క నిర్మాణం కాబట్టి ఇది నేను ఒక పుస్తకం నుండి తీసుకున్నాను కాబట్టి సాధారణంగా మనం సమస్యలను మరియు ఇతర విషయాలను పరిష్కరించాము అది సమానమైన సర్క్యూట్ అయితే ఇది దిగువన చూస్తే ఇది కోర్ రకం ట్రాన్స్ఫార్మర్ తక్కువ వోల్టేజ్ పైన ఉన్న అధిక వోల్టేజ్ వైండింగ్ అవి ఎలా ఉన్నాయో చూడండి మరియు ఇది లామినేటెడ్ కోర్ అది ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ షెల్ రకం ట్రాన్స్ఫార్మర్ ఉన్నట్లయితే అది తక్కువ వోల్టేజ్ వైండింగ్ మరియు అధిక వోల్టేజ్ వైండింగ్ను చూడండి అప్పుడు తక్కువ వోల్టేజ్ వైండింగ్ మరియు అధిక వోల్టేజ్ వైండింగ్ కాబట్టి ఇవి రెండు రకాలైన రెండు వేర్వేరు నిర్మాణాలు ఏదైనా ఒక పుస్తకాన్ని చదివి కోర్ రకం మరియు షెల్ రకం మధ్య తేడాలు ఏమిటో చూడండి ఇది ప్రధానమైనవి ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది నేను దానిని దాటవేస్తున్నాను కాబట్టి ఈ సందర్భంలో ఈ రకమైన నిర్మాణం జరుగుతుంది ఎందుకంటే ఇది కోర్ రకం మరియు షెల్ రకం తక్కువ మరియు అధిక వోల్టేజ్ వైండింగ్లు లీకేజ్ ఫ్లక్స్ తగ్గించడం కోసం చూపిన విధంగా చుట్టబడతాయి అదేవిధంగా పవర్ ట్రాన్స్ఫార్మర్ లో అనేక MVA వద్ద రేట్ చేయబడి ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ లేదా 60 హెర్ట్జ్ వద్ద పనిచేస్తుంది ఇది వాస్తవానికి ఇది 60 హెర్ట్జ్ మరియు 50 హెర్ట్జ్ లేదా 60 హెర్ట్జ్ రెండూ జపాన్లో ఉన్నాయి కోర్ పదార్థం సాధారణంగా లామినేటెడ్ సిలికాన్ స్టీల్ ను ఉపయోగిస్తారు లామినేషన్లు వాస్తవానికి ఎడ్డీ కరెంట్ను తగ్గిస్తాయి అందుకే లామినేటెడ్ మరియు సిలికాన్ స్టీల్ హిస్టెరిసిస్ నష్టాన్ని కనిష్టంగా ఉంచుతుంది మరియు పెద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పవర్ స్టేషన్ ప్రధాన పంపిణీ వ్యవస్థలో మరియు పారిశ్రామిక సరఫరా సర్క్యూట్లో ఉపయోగిస్తారు కాబట్టి చిన్న పవర్ ట్రాన్స్ఫార్మర్ చాలా అనువర్తనాలను కలిగి ఉంది ఉదాహరణ వెల్డింగ్ మరియు రెక్టిఫైయర్ సరఫరాతో సహా దేశీయ బెల్ సర్క్యూట్ దిగుమతి చేసుకున్న వాషింగ్ మెషీన్ అంటే చిన్న పవర్ ట్రాన్స్ఫార్మర్ కోసం చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు మరొక విషయం ఇది సాధారణ జ్ఞానం కోసం మాత్రమే మొత్తం కవర్ చేయదు కొన్ని మిల్లీ వోల్ట్ ఆంపియర్ నుండి 20 వోల్ట్ ఆంపియర్ కంటే తక్కువ రేట్ చేయబడిన ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ల కోసం మరియు 15 కిలోహెర్ట్జ్ పౌనపున్యాల వరకు పనిచేసే చిన్న కోర్ కూడా లామినేటెడ్ సిలికాన్ స్టీల్ తో తయారు చేయబడింది అప్లికేషన్ ఆడియో యాంప్లిఫైయర్ సిస్టమ్ ఇది సాధారణ జ్ఞానం యొక్క ప్రయోజనం కోసం మాత్రమే అధ్యయనం చేయము రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ ఇది మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ప్రాంతంలో పనిచేస్తోంది మరియు ఎయిర్ కోర్ ఫెర్రైట్ కోర్ లేదా డస్ట్ కోర్ కలిగి ఉంటుంది కాబట్టి ఫెర్రైట్ అనేది సిరామిక్ పదార్థం ఇది సిలికాన్ స్టీల్ మాదిరిగానే అయస్కాంత లక్షణాలను కలిగి ఉంటుంది కానీ అధిక నిరోధకతను కలిగి ఉంటుంది డస్ట్ కోర్లో కార్బొనిల్ ఇనుము లేదా పెర్మల్లాయ్ యొక్క చక్కటి కణాలు ఉంటాయి అవి నికెల్ మరియు ఐరన్ వాటి అనువర్తనాలు రేడియో మరియు టెలివిజన్ రిసీవర్లు ఇప్పుడు తరువాత ఈ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ సాధారణంగా ఎనామెల్ ఇన్సులేటెడ్ రాగి లేదా అల్యూమినియం తో చేస్తాము కాలేజీ ఫస్ట్ ఇయర్ ల్యాబ్లో దీనిని చూసినప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్లు చూడవచ్చు మరియు శీతలీకరణ సంక్షిప్తంగా చిన్న ట్రాన్స్ఫార్మర్లలో గాలి మరియు పెద్ద ట్రాన్స్ఫార్మర్లలో చమురు శీతలీకరణ అనేది ఒక భారీ అధ్యాయం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ట్రాన్స్ఫార్మర్ల కోసం కొన్ని సాధారణ ఆలోచనలను ఇవ్వడానికి మాత్రమే ఇది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన సర్క్యూట్ ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ను చూశాము కానీ ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన సర్క్యూట్ను పొందాలి ఎందుకంటే సమస్యల ను పరిష్కరించడం కోసం ఎలా పరిష్కరించాలో తెలుసుకోవడం కోసం సమానమైన ట్రాన్స్ఫార్మర్ లేదా సమానమైన ట్రాన్స్ఫార్మర్ కావాలి దాని కోసం మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన సర్క్యూట్ తెలుసుకోవాలి కాబట్టి సాధారణంగా ఏమి జరుగుతుంది ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ లోడ్ చేయబడిందో చూస్తే లోడ్ అంటే లోడ్ అంటే ఇండక్టీవ్ లోడ్ అని పరిగణించండి కాబట్టి లోడ్ నిరోధకత RL అని మరియు రియాక్టన్స్ XL అని పరిగణించండి j అని చెప్పలేదు కానీ సమస్యను పరిష్కరించేటప్పుడు కాంప్లెక్స్ ఆపరేటర్ j ను ఉంచాలి మరియు లోడ్ వద్ద వోల్టేజ్ V2 ఇది ఇక్కడ ఇవ్వబడింది మరియు ఇది R1 X1 ప్రాధమిక వైపు నిరోధకత V1 అనేది సరఫరా వోల్టేజ్ మరియు దీని ద్వారా ప్రవహించే కరెంట్ I0 అంటే నో లోడ్ కరెంట్ మరియు ఈ కరెంట్ I1I1 I0 I2 అంటే అది ఫేజార్ మరియు ఈ కరెంట్ ఈ వైపు దీనిని I1 I2 అని అంటారు మనం దీనిని I1 I2అని అంటాము కాబట్టి మరియు ఇది కూడా R2 X2 అంటే ఈ వైండింగ్ లో ఏమీ లేనందున ఆదర్శ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది కాబట్టి ఈ భాగాలు ఆదర్శ ట్రాన్స్ఫార్మర్లు గా పరిగణించబడతాయి కాబట్టి ఈ సందర్భంలో E1 E2 N1 N2 ఒక ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ ప్రతిదీ ట్రాన్స్ఫార్మర్ నుండి పరిగణించినట్లుగా రెండు వైండింగ్ ల ద్వారా సూచించబడుతుంది కాబట్టి ఇది E1 E2 కాబట్టి ఈ భాగంలో డాష్ గీత ద్వారా ఆదర్శ ట్రాన్స్ఫార్మర్ చూపబడుతుంది మరియు ఈ లోడ్ ద్వారా ప్రవహించే కరెంట్ I2 మరియు ఈ కరెంట్ I1 మరియు ఇది I2 కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే మనం సమానమైన సర్క్యూట్ చేయవలసి ఉంటుంది అది ఈ పారామితులన్నింటినీ ప్రాధమిక వైపుకు తీసుకువస్తుంది ఇది ఒక మార్గం లేదా ఈ పారామితులన్నింటినీ ద్వితీయ వైపుకు తీసుకువస్తుంది కాబట్టి ద్వితీయ పరామితిని ప్రాధమిక వైపుకు తీసుకువెళతారు కాబట్టి దీన్ని ఎలా చేస్తారు కాబట్టి ఇది ఒక ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ మనం ప్రతిదానికీ ప్రాతినిధ్యం వహించిన విధంగా ఈ E1 E2 ఇది ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ వ్రాయబడినది కాబట్టి ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన సర్క్యూట్ మనం సమస్యను పరిష్కరించుకుంటాము మనం అన్నింటినీ ఒక వైపుకు తీసుకురావాలి ఇప్పుడు సమానమైన సర్క్యూట్ను ద్వితీయ నిరోధకత మరియు రియాక్టన్స్ ను ప్రాధమిక వైపుకు E2 నుండి E1 యొక్క నిష్పత్తి పరిమాణం లేదా ఫేజ్ కు ప్రభావితం కాని విధంగా బదిలీ చేయడం ద్వారా సరళీకృతం చేయవచ్చు అంటే ఇది ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంటుంది కాబట్టి E1 E2 ఇది ఎప్పటికీ R2 X2 ను ప్రభావితం చేయదు అలాగే ఈ లోడ్ కూడా ప్రాధమిక వైపుకు మారుతుంది ఇప్పుడు అలా చేస్తే ప్రాధమిక సర్క్యూట్లో అదనపు నిరోధకత R2ను చొప్పించడం ద్వారా నిరోధకత R2 భర్తీ చేయవచ్చు తద్వారా కరెంటు ప్రవహిస్తన్నప్పుడు R2 లో శోషించబడిన శక్తి ద్వితీయ కరెంట్ కారణంగా R2 లో శోషించబడిన శక్తి అవుతుంది ఉదాహరణకు ఈ సర్క్యూట్ ను పరిగణించండి ఉదాహరణకు నేను ఈ వైపు తీసుకురావాలనుకుంటున్నాను ఈ వైపు విద్యుత్ నష్టం విలువ I22 కరెంట్ పరిమాణం R2 ఇది విద్యుత్ నష్టం ఇప్పుడు నేను ఈ సరఫరాతో సమానమైన నిరోధకత ను ప్రాధమిక వైపు ఉంచాలనుకుంటే ఇక్కడ నిరోధకత ఉందని అనుకుందాం ఈ విలువ R2 అని పరిగణించండి కాబట్టి ఈ వైపు నష్టం విలువ వాస్తవానికి ఇది R2అక్కడ I22 అవుతుంది కాబట్టి ఈ నష్టం విలువ మరియు ఈ I22R2 నష్టం విలువ రెండూ సమానంగా ఉండాలి దానికి సమానమైన విలువను లభిస్తుంది అంటే E1 E2 నిష్పత్తి అంతా ఒకే విధంగా ఉంటుంది మనం ఒక నిరోధకత ను చేర్చాలి అది R2 సమానమైనదిగా కనుగొన్నాము అయితే దేని యొక్క నష్టం R2 I22 I22 R2 మనం బదిలీ చేసిన దాని ఆధారంగా మాత్రమే ఉండాలి కాబట్టి అలా అయితే ఈ సందర్భంలో I22 R2 I22 R2 అంటే R2 I22 R2 I22 అంటే I2 I2 2 R2 అవుతుంది ఇప్పుడు దీని నుండి మరియు ఇప్పుడు I2 I2 N1 N2 ఎందుకంటే ఈ రేఖాచిత్రం నుండి ఇది టర్న్స్ నిష్పత్తి అవుతుంది ఇది N1 టర్న్స్ మరియు ఇది N2 టర్న్స్ మరియు ఇక్కడ కరెంట్ I2 కాబట్టి దీనిని I2 N1 గా మార్చవచ్చు ఇది ప్రాధమిక వైపు యొక్క mmf ద్వితీయ వైపు యొక్క mmf N2 I2 కాబట్టి ఇది I2 మరియు ఇది N2 కాబట్టి N2 I2 I2 N1అవుతుంది అంటే I2 I2 N2 N1 లేదా I2 I2 N1 N2 కాబట్టి ఇక్కడ వ్రాయబడినది అంటే ఇక్కడ I2 I2 N1 N2 అని ప్రతిక్షేపించండి అప్పుడుN1 N2 2 R2 అవుతుంది మనం ఇంతకుముందు K విలువ టర్న్స్ రేషియో K N1 N2 ను చూశాము కాబట్టి R2 విలువ K 2 R2 అవుతుంది అదే విధంగా రియాక్టన్స్ ను కూడా దానికి బదిలీ చేయవచ్చు కాబట్టి X2కూడా K 2 X2 అవుతుంది కాబట్టి ఇది అలా అయితే R2 K 2 R2 మరియు X2 K 2 X2 కాబట్టి ఇప్పుడు ఈ వైపు ద్వితీయ వైపున ఉన్న నిరోధకత మరియు సమానమైన రియాక్టన్స్ ఇది ప్రాధమిక వైపుకు బదిలీ చేయబడినది అని పరిగణిస్తారు కానీ ఇది ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ కానీ లోడ్ R L X L ఉంది V2 కూడా ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడకు బదిలీ చేయబడినందున ఈ విషయం వద్ద ఏమి జరుగుతుంది కాబట్టి ప్రాధమిక లేదా ద్వితీయ వైపు V2 ఇప్పుడు E2 V2 E2 కాబట్టి V2 E2 కాబట్టిఈ మొత్తం ఇక్కడకు బదిలీ చేయాలి RL మరియు XL వద్ద వోల్టేజ్ V2 ఏమి చేయగలము అది ప్రాధమిక వైపు లేదా సమానమైనది అప్పుడు ఈ V2 యొక్క ప్రాధమిక వైపుకు సమానమైన వోల్టేజ్ ఏది ఏమీ ఉండదు కానీ K V2 ఉంటుంది ఇది ప్రాధమిక వైపుకు వస్తుంది కాబట్టి ఆ సందర్భంలో మరియు ఈ RL మరియు XL అదే విధంగా దానిని ప్రాధమిక వైపుకు తీసుకురావచ్చు RLను RL గా XL ను XL గా చేయండి దానిని కూడా ప్రాధమిక వైపుకు బదిలీ చేయవచ్చు అది అలా ఉంటే అదే విధంగా E1 E2 N1 N2 మరియు E2 V2 తెలుసు కాబట్టి E1 V2 K కాబట్టి E1 K V2 అవుతుంది ఈ వైపు వోల్టేజ్ పరివర్తన అది K V2 అవుతుంది ఎందుకంటే ఇది ఆదర్శ బదిలీ ఎందుకంటే ఈ ట్రాన్స్ రేషియో N1 ఇది N2 E1 E2 N1 N2 అంటే E1 E2 N1 N2 కానీ E2 V2 ఎందుకంటే ఈ విషయం ఈ వైపుకు మార్చబడుతుంది అంటే E2 V2 అంటే R1 V2 K N1 N2 Kకాబట్టి E1 K V2 అవుతుంది మరియు నేను దానిని శుభ్ర పరుస్తాను మరియు ఈ RL మరియు XL లను ఈ వైపుకు మార్చినప్పుడు అది RL K 2 అవుతుంది అదేవిధంగా ఇది XL K2 అవుతుంది ఈ విధం గా బదిలీ చేసాము అంటే RL మరియు అది XL అవుతుంది కాబట్టి నేను దానిని శుభ్ర పరుస్తాను కాబట్టి ఈ సందర్భంలో ఈ RL K2 RL మరియు XL K 2 XL అని నేను చెప్పాను మరియు E1 ను K V2 ద్వారా సూచించవచ్చు ఇది E1 ఇది లోడ్ వద్ద వోల్టేజ్ K V2 ద్వారా సూచించబడుతుంది కాబట్టి ఇది వాస్తవానికి ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన సర్క్యూట్ అప్పుడు మనము ఏమి చేసాము మనము ద్వితీయ పారామితులను అన్నిటిని ప్రాధమిక వైపుకు బదిలీ చేస్తాము మరియు ఇది V1 ఒక ప్రాధమిక పరామితి ఇది కూడా ప్రాధమిక వైపు పారామితులు మరియు సెకండరీ వైపు ట్రాన్స్ రేషియో లేదా ట్రాన్స్ఫర్మేషన్ రేషియో యొక్క వర్గం ను గుణించడం ద్వారా పరివర్తన చెందుతుంది ఇదిK 2 R2 K 2 X2 మరియు ఇది K2 అంటే అన్ని పారామితుల ను నిరోధకత మరియు రియాక్టన్స్ ను K 2 తో గుణించాలి మరియు ఇది K V2 గా ఉండాలి కాబట్టి ఇది సమస్యా దృక్కోణం నుండి ఇది గుర్తుంచుకోవాలి కానీ ప్రశ్న ఏమిటంటే ఈ I0 కరెంట్ వాస్తవానికి ఈ I0 కరెంట్ పూర్తి లోడ్ కరెంట్తో పోలిస్తే చాలా తక్కువ సాధారణంగా 3 నుండి 5 శాతం ఉంటుంది కాబట్టి ఈ రకమైన సిరీస్ సమాంతర సర్క్యూట్ను చేస్తే అది అంత సులభం కాదు దీనికి గణన కోసం సమస్య ను పరిష్కరించడానికి సమయం పడుతుంది కాబట్టి ఆ సందర్భంలో మనం చాలా ఖచ్చితత్వాన్ని కోల్పోకుండా ఈ శాఖను ఏమి చేస్తాం ఈ శాఖ ఎక్కడో ఒకచోట ఉంచుతాము మనం ఇక్కడ ఎక్కడో ఉంచుతాము మనం ఇక్కడ ఎక్కడో ఉంచుతాము మరియు ఈ శాఖ ను ఇక్కడ నుండి తొలగిస్తాము మరియు ఇది I0 అవుతుంది కాబట్టి తేలికైన గణన కోసం లోపం చాలా తక్కువగా ఉంటుంది మనము అలా చేస్తే అప్పుడు ఈ సర్క్యూట్ I0 విలువ పూర్తి లోడ్ కరెంట్లో 3 నుండి 5 శాతం ఉంటుంది అక్కడ సర్క్యూట్ ఇలా కనిపిస్తుంది కాబట్టి దీని అర్థం ప్రారంభంలో ఇది I1 మరియు ఇది I0 ఆ సందర్భంలో I1 I0 I2 కాబట్టి R1 మరియు ఇది మొత్తం నిరోధకత R1 K 2 R2 మొత్తం నిరోధకత లోడ్ ను పరిగణించలేదు దానిని వేరుగా ఉంచండి అప్పుడు X1 K2 ప్రాధమిక మరియు ద్వితీయ సమానమైన నిరోధకత కాబట్టి బదులుగా Re RE1 R1 K 2 R2 మరియు XE1 X1 K 2 X2 అవుతుంది కాబట్టి ఇది సుమారు సమానమైన సర్క్యూట్ మరియు ఈ వైపు వోల్టేజ్ V2 K V2 అవుతుంది మరియు ఇది సరఫరా వోల్టేజ్ కాబట్టి అది అలా అయితే ఇది ప్రాధమికానికి సూచించబడిన సుమారు సమానమైన సర్క్యూట్ RE1 ఇది XE1 ఇది ఈ విలువ ప్రాధమిక వైపుకు సూచించబడుతుంది ఎందుకంటే దానిని ప్రాధమిక వైపుకు తీసుకువచ్చాము అదేవిధంగా RL1 K2 RL మరియు XL1 K2XL అంటే ప్రాధమికంగా సూచించే లోడ్ పారామితులు ఇతర విషయాలను తీసుకువస్తే నేను దానిని సెకండరీ వైపుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను ప్రాధమిక పారామితులు ప్రతిదీ rp xm సహా చాలా విషయాలు మారుతాయి కాబట్టి ఆ సందర్భంలో R2R1 K2 అవుతుంది అది X2 X1 K2 అవుతుంది అదేవిధంగా RL K 2 అయి ఉండాలి మరియు ద్వితీయ వైపును సూచిస్తే XL K2 అయి ఉండాలి అదేవిధంగా వోల్టేజ్ కూడా మార్చబడి ఉంటుంది K యొక్క గుణకారానికి బదులుగా K చే భాగించచబడాలి కాబట్టి నేను సమస్యలను పరిష్కరిస్తాను కాబట్టి ఒక చిన్న ఉదాహరణను తీసుకోండి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో ప్రాధమికానికి 2000 టర్న్స్ ద్వితీయ వైపు 800 టర్న్స్ ఉంటాయి 0 2 లాగింగ్ పవర్ ఫాక్టర్ వద్ద దాని నో లోడ్ కరెంట్ 5 ఆంపియర్ ఎందుకంటే నో లోడ్ పవర్ ఫాక్టర్ చాలా తక్కువగా ఉంది కాబట్టి వైండింగ్లలో వోల్ట్ డ్రాప్ చాలా తక్కువ అని పరిగణించండి కాబట్టి 0 85 లాగింగ్ పవర్ ఫాక్టర్ వద్ద సెకండరీ కరెంట్ 100 ఆంపియర్ అయినప్పుడు ప్రాథమిక కరెంట్ మరియు పవర్ ఫాక్టర్ ను లెక్కించండి డ్రాప్ను విస్మరించండి కాబట్టి ఇది సమస్య కాబట్టి ఇప్పుడు I2 N1 I2 N2 మనకు తెలుసు ఇప్పుడు అన్ని సూత్రాలు తెలుసు మరియు I2 విలువ 0 85 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ వద్ద 100 తెలిసినవి కాబట్టి I2 N2 I2 N1మొత్తం డేటా ఇవ్వబడ్డాయి కాబట్టి గణిస్తే I2 విలువ 40 ఆంపియర్ మరియు ఇది 0 85 లాగింగ్ ఇది I2విలువ అవుతుంది ఇప్పుడు సెకండరీ సైడ్ పవర్ ఫ్యాక్టర్ పవర్ ఫ్యాక్టర్ 0 కాబట్టి ∅ 2 31 8 డిగ్రీ కాబట్టి ఇచ్చిన సెకండరీ వైపు పవర్ ఫ్యాక్టర్ ఇది ఇవ్వబడిన సమస్య సెకండరీ కరెంట్ 100 ఆంపియర్ అయినప్పుడు 0 85 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇప్పుడు I0 విలువ 5 ఆంపియర్ మరియు cos ∅0 విలువ 0 2 ఇవ్వబడింది కాబట్టి ∅0 78 5 డిగ్రీ ఇప్పుడు ∅ ను రిఫరెన్సు గా పరిగణించి ఫేజార్ రేఖాచిత్రాన్ని గీస్తే మరియు ఇది V1 దీని వద్ద ఇది I1 I1 I0 I2 మరియు ఇది I2 I2 మరియు I2 యాంటీ ఫేజ్లో ఉన్నాయి అందుకే ఇది I2 మరియు ఇది I2 అని చెప్పాను కాబట్టి ఇది కర్సర్ మరియు దీనిని చూడండి ఇది I2 మరియు ఇది I1 I0 ఈ విషయం మరియు ఈ ∅0 కోణం ∅0 ఇవ్వబడినది 78 కాబట్టి అంటే I1 cos ∅1 అంటే ఇది I1 మరియు ఇది cos ∅1 అని పిలుస్తారు ఇది ఈ OA OA వాస్తవానికి OB BA నేను ఇక్కడ వ్రాయడం లేదు ఇది అర్థం చేసుకోవచ్చు దీనిపై ప్రొజెక్షన్ చేయండి ఈ y అక్షం నిలువు అక్షం V1 కాబట్టి OB BA అదేవిధంగా ఈ వైపు I1 sin ∅1 ప్రాథమికంగా I1 sin ∅1 OD అది కాదు కానీ OC CD కాబట్టి అన్ని కోణాలు గుర్తించబడతాయి మరియు కరెంట్ లు కూడా లెక్కించబడతాయి కాబట్టి దీన్ని I1 cos ∅ 1 I2cos 31 8 డిగ్రీ I0 cos ∅0 ఏది వచ్చినా కాబట్టి I1 cos ∅1 విలువ వాస్తవానికి 35 గా లభిస్తుంది కాబట్టి AB ని చేస్తే ఇది వాస్తవానికి ఏమీ కాదు కానీ ఈ భాగం దీన్ని కొంచెం సరళంగా చేస్తే చాలా సులభం అవుతుంది కానీ ప్రతిదీ గుర్తించబడినది అదేవిధంగా I1 sin ∅1 I0 sin ∅0 I2sin 31 8 డిగ్రీలు 98 గా లభిస్తుంది కాబట్టి ఈ I1 cos ∅1 I1 sin ∅1 యొక్క వర్గం చేసి మరియు దానిని జోడిస్తే అలా చేస్తే I1 43 6 ఆంపియర్ వస్తుంది ఎందుకంటే sin 2 ∅1 cos2 ∅1 1 మరియు ఈ I1 cos ∅1 మరియు I1 sin ∅1 I1 sin ∅1 I1 cos ∅1దానిని విభజించినట్లైతే ∅1 లభిస్తుంది tan ∅1 ఏదో లభిస్తుంది కాబట్టి ∅1 36 కాబట్టి cos ∅1 విలువ 0 8 లభిస్తుంది కాబట్టి ఇది సమాధానం మరొకటి 2200 220 వోల్ట్ ప్రాధమిక వైపు ఈ వోల్ట్ సెకండరీ వైపు ఈ వోల్ట్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ఫేజ్ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ హై వోల్టేజ్ వైండింగ్లో నిరోధకత 1 25 Ω మరియు రియాక్టన్స్ 4 Ω మరియు తక్కువ వోల్టేజ్ వైండింగ్లో 0 04 నిరోధకత మరియు 0 15 Ω రియాక్టన్స్ ఇది ప్రాధమిక వైపు ఇది మరియు ద్వితీయ వైపు ఇది ఇవ్వబడింది కాబట్టి అధిక వోల్టేజ్ వైపు పరంగా తక్కువ వోల్టేజ్ వైపుకు సమానమైన నిరోధకత మరియు రియాక్టన్స్ ను లెక్కించండి b తక్కువ వోల్టేజ్ వైపు పరంగా అధిక వోల్టేజ్ వైపుకు సమానమైన నిరోధకత మరియు రియాక్టన్స్ రెండు వైపులా పొందాలి కాబట్టి R1 మరియు R2 ఇవ్వబడుతుంది X1 మరియు X2 ఇవ్వబడుతుంది ప్రాధమిక వైపు R1 X1 ద్వితీయ వైపు R2 X2 K విలువ N1 N2 V1 V2 ఈ విలువ 10 ఇవ్వబడుతుంది కాబట్టి R2అని పిలవబడే ప్రాధమిక వైపు R2 విలువ K 2 R2 అవుతుంది అది 4 Ω డేటా అంతా ఉంచండి మరియు X2విలువ K 2 X2 గా ఉంటుంది 5 15 అవుతుంది అందువల్ల ప్రాధమిక వైండింగ్ అయిన అధిక వోల్టేజ్ వైపు అధిక వోల్టేజ్ అంటే ఇక్కడ చేసిన విధంగా ప్రాధమిక వైపు ఇక్కడ ప్రాధమిక వైపు అధిక వోల్టేజ్ వైపు ఇక్కడ ఇది అధిక వోల్టేజ్ వైపు ఈ వైపు ప్రాధమిక వైపు అధిక వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో RE1 విలువ R1 R2 కూడిక చేయండి 5 52 Ω అవుతుంది అదేవిధంగా XE1 విలువ X1 X2 కూడిక చేయండి 19 Ω లభిస్తుంది ఇప్పుడు b భాగాన్ని ద్వితీయ వైపు పరంగా సూచిస్తారు ఈ సందర్భంలో ఇది విభజించబడుతుంది ఇది R1 ఎందుకంటే R1 X1 ద్వితీయ వైపుకు రూపాంతరం చెందాలిR2 X2 గా కాదు R2 X2 ద్వితీయ వైపు అదే విధముగా ఉంటాయి ప్రాధమిక భాగంలో ద్వితీయ వైపు రూపాంతరం చెందుతుంది అధిక వోల్టేజ్ వైపు ఉంటుంది తక్కువ వోల్టేజ్ వైపు తీసుకుంటున్నారు కాబట్టి ఆ సమయంలో అధిక వోల్టేజ్ వైపు రెసిస్టెన్స్ రియాక్టన్స్ K2 చే భాగించబడాలి అందుకే R1 K 2 కాబట్టి ఇది 1 25 10 2 0 125 Ω మరియు X1 విలువ X1 అవుతుంది X1 K 2 ఇది 10 04 Ω అవుతుంది కాబట్టి తక్కువ వోల్టేజ్ వైపు ఇప్పుడు ద్వితీయ వైపు ఇది RE2 R2 R1 జోడిస్తే అది 0 0525 Ω అవుతుంది X2 ని జోడిస్తే అది 0 19 Ωఅవుతుంది కానీ ఇక్కడ ఒక విషయం చూస్తే అది 5 25 Ω ఇది 19 Ω మరియు సెకండరీ వైపు 0 0525 Ω మరియు ప్రాధమికానికి ప్రాధమిక వైపు చేయాలనుకుంటే దీనిని 100 చే గుణించినట్లయితే 102 అది 5 25 Ω అవుతుంది 100 అనగా 102చే గుణించినట్లయితే ఇది 19 Ω లేదా దీనికి వైస్ వర్సా దాని నుండి లెక్కింపు సరైనదా కాదా అని తనిఖీ చేయవచ్చు ధన్యవాదాలు